ఇందులో మీరు నేర్చుకున్నది ఏమిటి అంటే ఈ హార్మోనిక్ ఆసిలేటర్లో దూకడం జరిగినప్పుడు అవి 1 డెల్టా n ద్వారా ఎక్కువగా జరుగుతాయి మరియు అంతకంటే ఎక్కువ కాదు హార్మోనిక్ ఆసిలేటర్ కోసం A గుణకాన్ని లెక్కించడానికి ఇప్పుడు కరస్పాండెన్స్ సూత్రాన్ని ఉపయోగిద్దాం కనుక నేను హార్మోనిక్ ఆసిలేటర్ కోసం ఐన్స్టీన్ యొక్క A గుణకాన్ని లెక్కించబోతున్నాను దీని కోసం నేను శాస్త్రీయ ఫలితాన్ని ఉపయోగిస్తాను మరియు డోలనం చేసే ఛార్జ్ నుండి రేడియేషన్ రేటుకు శాస్త్రీయ ఫలితం వస్తుంది మరియు ఆ ఫలితాన్ని ఉపయోగిస్తాము మరియు అది రేడియేషన్ రేటు ఛార్జ్ అని శాస్త్రీయంగా చెబుతుంది ఈ ఛార్జ్ e అని చెప్పండి మరియు ఇది త్వరణం a తో వేగవంతం అవుతోందిలార్మోర్ యొక్క ఫార్ములా అని పిలువబడే ఫార్ములా ద్వారా a ఇవ్వబడుతుంది అది 2 3 e2 4 ε0 a2 C3 అయితే a అనేది యాక్సలరేషన్ త్వరణం ఇప్పుడు సాధారణ హార్మోనిక్ కదలిక చేస్తున్న కణం కోసం x యాంప్లిట్యూడ్ cosωt గా ఇవ్వబడితేయాక్సలరేషన్ మనకు తెలుసు ω2A cosωt మరియు అందువల్ల d E d t అనగా రేట్ ఆఫ్ రేడియేషన్ వచ్చి 2 3 e2 4 ε0 అవుతుందిA స్క్వేర్ వచ్చి యాంప్లిట్యూడ్ స్క్వేర్ ω4C3 అయితే C అనేది కాంతి యొక్క వేగము కొసైన్ స్క్వేర్ ఒమేగా t కాబట్టి మనకు ఆసిలేటింగ్ ఛార్జ్ నుండి x A cosωtకి సమానం d E d t 23 e2 4ε0ω4 A2 C3cos2 ωt కి సమానం కనుక సమయం సగటు d E d t వచ్చి దీన్ని 0 నుండి కాల వ్యవధికి ఇంటిగ్రేట్ చేయండి మరియు T ద్వారా భాగించండిఇది ½ కొసైన్ స్క్వేర్ ఒమేగా T ఇస్తుంది కాబట్టి సమయ సగటు d E d t సగటు 13 e2 4ε0ω4 A2 C3 గా వస్తుంది ఇది చార్జ్ కణం రేడియేట్ చేసే సగటు రేటు ఇది ఫ్రీక్వెన్సీ ఒమేగా రేడియేట్లతో ఆసిలేషన్ చెందుతుంది ఇప్పుడు హార్మోనిక్ ఆసిలేటర్ కోసం A గుణకం యొక్క గణనకు వద్దాం కనుక హార్మోనిక్ ఆసిలేటర్ కదలిక చేస్తున్నప్పుడు x అనేది cosωt కు సమానం రేడియేషన్ సగటు రేటు వచ్చి 13 e2 4ε0ω4 A2 C3 కు సమానం ఇప్పుడు క్వాంటం మెకానికల్ గా రేడియేషన్ రేటు అణువు నుండి బయటకు వచ్చే ఫోటాన్ల సంఖ్య అవుతుంది కాబట్టి బయటకు వచ్చే ఫోటాన్ల సంఖ్య d N d th nu కు పర్ యూనిట్ టైం సార్లు తప్ప మరేమీ కాదుఅది రేటు అవుతుంది మరియు ఇది నాకు తెలుసు A n →n 1 అనగా నేను A గుణకం అయిన h nu యొక్క గుణకాన్నిలెక్కిస్తున్నాను కనుక A n →n 1 h న్యూ వచ్చి d E d t సగటు కు సమానం A గుణకం అనేది క్వాంటం యాంత్రిక పరిమాణం అని నేను మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే A n →n 1 మీకు x r స్థితి క్షీణిస్తున్న సంభావ్యతను ఇస్తుంది మరియు దానిని h nu తో గుణించబడుతుంది పెద్ద n పరిమితిలో కరస్పాండెన్స్ సూత్రం ద్వారా రేటును ఇస్తుంది ఈ రెండు ఫలితాలు సరిపోలాలి కనుక h nu A n →n 1 13 e2 4ε0ω4 A2 C3 కు సమానం కావాలి మరియు ఆపై ఆశాజనకంగా ఏది ఏమైనప్పటికీ నేను ఇక్కడ లెక్కించిన A n →n 1 విలువ అది తక్కువ పరిమితిలో కూడా నిజం అవుతుంది కాబట్టి ఇక్కడే నేను కరస్పాండెన్స్ సూత్రాన్ని ఉపయోగిస్తున్నాను ఇప్పుడు నేను యాంప్లిట్యూడ్ ని ఎలా లెక్కించగలను ఇప్పుడు పెద్ద n లేదా చిన్న n కోసం ఎనర్జీ n h nu మరియు అది పెద్ద n అయితే నేను దీన్ని ½ k A2 అనగా శక్తి శాస్త్రీయంగా వ్రాయగలను కాబట్టి ఎడమ వైపు నేను క్వాంటం యాంత్రిక ఫలితాన్ని ఉపయోగిస్తున్నాను కుడి వైపున నేను శాస్త్రీయ ఫలితాన్ని ఉపయోగిస్తున్నాను అదేవిధంగా పై సమీకరణంలో ఇది క్వాంటం యాంత్రిక ఫలితం మరియు ఇది శాస్త్రీయ ఫలితం కాబట్టి నేను ఈ బాణాలను ఇక్కడ కూడా వ్రాయగలను ఎందుకంటే ఎడమ చేతి వైపు సంభావ్యత విధానం ద్వారా ఉంటుంది కుడి చేతి వైపు ఇది ఏ సందర్భంలోనైనా యాక్సలరేటింగ్ ఛార్జ్ ద్వారా సంభవించే రేడియేషన్ ని సూచిస్తుంది నేను ఇప్పుడు యాంప్లిట్యూడ్ ని లెక్కించగలను A2 2 n h nuk కు సమానం అది 2 n h nu mω2 తప్ప మరొకటి కాదు నేను దీనిని 2 mω2 కంటే 2 n h ω కు వ్యతిరేకంగా మార్చాను మరియు అందువల్ల నేను యాంప్లిట్యూడ్ స్క్వేర్ను n h ωmω2 n గా వ్రాయగలను అది n h mωA2 విలువ మరియు ఇప్పుడు నేను h nu A n n 1 కొరకు వ్యక్తీకరణలో A2 విలువను ప్రతిక్షేపించపోతున్నాను కనుక మీరు అలా చేసినట్లయితే నాకు h nu A n →n 1 వచ్చి 13 e2 4ε0ω4 A2 C3 కు సమానం అవుతుంది మరియు ఇది దేనికి సమానం అంటే 13 C2 4ε0ω4 C3 మరియు నేను స్క్వేర్ విలువను లెక్కించాను అది n h mωతప్ప ఏమీ కాదు ఇప్పుడు నేను రెండు వైపులా పదాలను రద్దు చేయగలను ఈ h రద్దు అయిపోతుంది కాబట్టి ఎంత అందంగా నేను వాస్తవానికి యాంప్లిట్యూడ్ కోసం ఒక క్లాసికల్ సూత్రాన్ని క్వాంటం మెకానికల్ పరిమాణానికి n h క్రాస్ ఎనర్జీగా మార్చాను కనుక నాకు A n →n 1 సమానంగా లభిస్తుంది మరియు ఇక్కడ నేను ఒమేగా ను రద్దు చేయగలను ω3 వచ్చి 13 e2 4ε0ω3 C3 nm nu కు సమానం మళ్ళీ ఒమేగా కోసం nu ను ప్రతిక్షేపించండినాకు 13 e2 4ε0ω3 C3 nmω2 వస్తుంది అది 23 e2 4ε0ω mC3n ఇస్తుంది కాబట్టి ఐన్స్టీన్ యొక్క గుణకం A n →n 1 23 e2 4ε0ω mC3n ఇది ఒమేగా స్క్వేర్ కనుక A n →n 1 వచ్చి 23 e2 4ε0 ω2mC3n మరియు ఇది ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ పరంగా పూర్తిగా ఇవ్వబడిన సూత్రం స్థాయి రూపం కోసం n సూచిక పరివర్తన జరుగుతోంది కాబట్టి ఇది క్వాంటం మెకానికల్ సూత్రం మనం కరస్పాండెన్స్ సూత్రాన్ని ఉపయోగించాము దీనిలో మనకు క్లాసికల్లో పరివర్తన తెలిసిన మిక్స్ రేట్లు ఉన్నాయి క్వాంటం పరంగా ఏమి జరుగుతుంది ఇక్కడ అది ఐన్స్టీన్ యొక్క A గుణకం ద్వారా ఇవ్వబడుతుంది దానిని ఉపయోగించి మనం సూత్రాన్ని కనుగొన్నాము అదేవిధంగామనం ఇతర వాటికి కూడా వర్తింప చేసుకోవచ్చు మరియు వాటిలో ఒకటి నేను మీకు అసైన్మెంట్ ప్రాబ్లం గా ఇస్తాను చివరకు ఎంపిక నియమాల గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి అణువులలో పరివర్తన కోసం ఒక ఎంపిక నియమంఅణువులలో నేను బోర్ కక్ష్యలు ఉన్న సరళీకృత సంస్కరణను తీసుకుంటాను మరియు వృత్తాకార కక్ష్యలలో కణాలు కదులుతున్నాయి కణాలు వృత్తాకార కక్ష్యలో కదులుతున్నప్పుడు x అనేది వ్యాసార్థం COS అనగా Rei⍵t e i⍵t2 y t వచ్చి దేనికి సమానం అంటే R Sin ఇది దేనికి సమానం అంటే Rei⍵t e i⍵t2i అయితే ఒమేగా అనేది ఫ్రీక్వెన్సీ రెవల్యూషన్ క్వాంటం మెకానికల్గా ఉనికిలో ఉన్న ఒకే ఒక ఫ్రీక్వెన్సీ ఉందని మళ్ళీ గమనించండిపెద్ద n పరిమితిలో n → n τ వరకు పరివర్తనం జరిగినప్పుడుఉనికిలో ఉండే ఫ్రీక్వెన్సీ τ టైమ్స్ n అవుతుందిఇక్కడ సాంప్రదాయకంగా మనం ఉన్న ఒక రేడియేషన్ ఫ్రీక్వెన్సీని మాత్రమే చూస్తాము మరియు అది రెవల్యూషన్ యొక్క ఫ్రీక్వెన్సీ మరియు అందువల్ల ఇది స్థిరత్వాన్ని సూచిస్తుంది అనగా కరెస్పాండెన్స్ సూత్రం τ 1 కి సమానంగా ఉండాలిఅది పై నుండి కావచ్చు లేక క్రింద నుండి కావచ్చు కానీ అందులో మార్పు గరిష్ఠంగా ఒకటి ఉండాలి అందువల్ల ఇప్పుడు గుర్తుంచుకోండి మనకు బోర్ కక్ష్యలు ఉన్నప్పుడు ఈ n ఏమి సూచిస్తుందిmvr అనేది n h క్రాస్కు సమానం అనే షరతు ద్వారా యాంగులర్ మొమెంటంను సూచిస్తుంది మరియు ఈ n అనగా క్వాంటం సంఖ్య సోమెర్ఫెల్డ్ సందర్భం అయిన యాంగులర్ మొమెంటం ను మీకు ఇస్తుంది మనం l h క్రాస్ అని పిలుస్తాము డెల్టా l లో మార్పు గరిష్టంగా 1 ఉండవచ్చు శాస్త్రీయ పరంగా అధిక l మార్పులు అనుమతించబడితే l ప్లస్ లేదా మైనస్ 1 కావచ్చునేను ప్రాథమిక ఫ్రీక్వెన్సీ ను చూడలేను కనిపించని హార్మోనిక్లను చూడండి నేను శాస్త్రీయంగా చూసేది రేడియేషన్ యొక్క ఒకే ఒక ఫ్రీక్వెన్సీ మరియు అది కణము తిరిగే ఫ్రీక్వెన్సీ మరియు అందువల్ల గరిష్టంగా డెల్టా ఒకటి వచ్చి ఒకటి అవుతుంది కాబట్టి ఇది మరొక ఎంపిక నియమం ఇప్పుడు పాత క్వాంటం సిద్ధాంతం నుండి n l n ml లేదా mz క్వాంటం సంఖ్యలు ఉన్నాయని గుర్తుంచుకోండి కనుక మనం కనుగొన్నది l ప్లస్ మైనస్ 1 అనుమతించబడుతుంది వాస్తవానికి మీరు మరింత పునరావృతమయ్యేటట్టు చేస్తే ఇది ప్లస్ మైనస్ 1 గా వస్తుంది అయితే n పై ఎటువంటి ఆంక్షలు లేవు కానీ నేను వీటి గురించి ఆలోచన ఇవ్వాలనుకుంటున్నాను వీటిని డిరైవ్ చేసే బదులు నిజమైన కరస్పాండెన్స్ సూత్రం ద్వారా ఏది అనుమతించబడినవి ఏది అనుమతించబడనవి అని తెలుసుకోగలరు ఒక వృత్తంలో ఒక కణం కదులుతున్నప్పుడు మీరు ఇంకొక విషయం చూస్తారు ఈ పద్ధతిలో x వ్యాసార్థం COS మరియు y వ్యాసార్థం Sin అప్పుడు రేడియేషన్ ఇవ్వబడుతుంది అది వృత్తాకారంగా పోలరైజ్ అవుతుంది కాబట్టి కరస్పాండెన్స్ ద్వారా కూడా మనం చెప్పగలం1 1 పరివర్తన వృత్తాకార పోలరైజ్ కాంతిని ఇస్తుంది కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే మనం చేసినది క్వాంటం క్లాసికల్ కరస్పాండెన్స్ నుండి ఈ ఎంపిక నియమాలకు ఒక పదం ఇచ్చినట్లయితే ఏ విధమైన పరివర్తనాలు అనుమతించబడతాయనే దానిపై కొన్ని అంతర్దృష్టులు కనుగొనబడ్డాయి మరియు స్పెక్ట్రోస్కోపీలోని ముఖ్యమైన కణం రెండవది హార్మోనిక్ ఆసిలేటర్ కోసం A n n 1 ని డిరైవ్ చేశాముA n n 1 ఎందుకు A n n 2 ఎందుకు కాకూడదు అని అడగండి ఎందుకంటే A n n 2 అనేది n నుండి n 2 స్థాయి కి పరివర్తనను సూచిస్తుంది మరియు హార్మోనిక్ ఆసిలేటర్లలో n లో2 మార్పు అనుమతించబడదు కాబట్టి A n n 1 లేదా A n n 1 అన్నవి నాన్ జీరో పాయింట్లు ఐన్స్టీన్ యొక్క A మరియు B గుణకాలు ఉపన్యాసం నుండి గుర్తుకు తెచ్చుకోండి మీరు A గుణకం తెలుసుకున్న తర్వాత ఉద్దీపన ఉద్గారానికి లేదా శోషణకు గుణకం అయిన B గుణకాన్ని కూడా మీరు లెక్కించవచ్చు ధన్యవాదాలు